కెమికల్ ఇంజినీరింగ్ లో బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ కాలిక్యులేషన్స్ పై ఓపెన్ ఆన్ లైన్ కోర్సుకు స్వాగతం కాబట్టి మేము ప్రతిక్రియ ప్రక్రియలపై ఎనర్జీ బాలన్స్ గురించి మరియు మా మునుపటి ఉపన్యాసాలలో మరియు మాడ్యూల్ ఏడు కింద ప్రతిక్రియాత్మక ప్రక్రియల గురించి చర్చిస్తున్నాము మేము దీని గురించి చాలా ఉదాహరణలతో చర్చించాము ఇప్పుడు ఈ ఉపన్యాసంలో మేము పరిష్కారం యొక్క వేడిని మీకు తెలిసిన ఎనర్జీ బాలన్స్ కు సంబంధించి మరిన్ని ఉదాహరణలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము ఇది మేము ప్రతిచర్య లేకుండా బహుళ ప్రవాహాలతో ಎನರ್ಜಿ ಬ್ಯಾಲೆನ್ಸ್ ను కవర్ చేసాము ಎನರ್ಜಿ ಬ್ಯಾಲೆನ್ಸ್ కూడా మీకు తెలిసిన విభిన్న స్ట్రీమ్ లతో ఎవాపరేటర్ డ్రైయర్ డిస్టిలేషన్ కాలమ్ మరియు రిఫ్రిజిరేషన్ ప్రక్రియలు వంటి కెమికల్ ఇంజనీరింగ్ ఆపరేషన్ మీకు తెలుసు ఆమ్లానికి లేదా మీకు విభిన్న రకాల ಸೊಲ್ಯೂಷನ್ తెలిసిన ఇతర ಸೊಲ್ಯೂಷನ್న్ని విశ్లేషించడానికి ఆ ఎంథాల్పీ బ్యాలెన్స్ ఎంత వాస్తవానికి సహాయపడుతుందో కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి మీకు తెలిసిన విభిన్న అంశాలు మిశ్రమాలు మరియు అక్కడ ఒక నిర్దిష్ట ప్రక్రియలో మిశ్రమాల ఎంథాల్పీ మార్పులను ఎలా లెక్కించాలో మేము చర్చించినప్పటికీ దాని ఆధారంగా మిశ్రమం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కూడా ఉష్ణోగ్రత మార్పును కలిగి ఉందని మీకు తెలుసు మీకు తెలిసిన శక్తిని ఎలా లెక్కించవచ్చు దాని ఆధారంగా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ మరియు వ్యవస్థ లోపల కైనెటిక్ ఎనెర్జి చేంజ్ కాబట్టి మీకు తెలిసిన ఆ పరిష్కారాన్ని కూడా ఒక మిశ్రమంగా పరిగణించవచ్చు అక్కడ ఆ ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ స్ట్రీమ్ ల ఆధారంగా ఆ ఎంథాల్పీ మార్పును లెక్కించవచ్చు మరియు వివిధ భాగాలు మీకు తెలిసిన ఏర్పడటం మరియు దాని సమయంలో ఆ సున్నితమైన వేడి ఎలా మారుతుందో మీకు తెలుసు సొల్యూషన్ తో ఇక్కడ కొన్ని ఇతర సమస్యలను విశ్లేషించడానికి ఎంథాల్పీ బ్యాలెన్స్ లేదా ఎనర్జీ బ్యాలెన్స్ సమీకరణం ఎనర్జీ బాలన్స్ సమీకరణాన్ని మనం వాస్తవానికి వివరించినవిధంగా మనం వెనక్కి చూడాలి ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ కైనెటిక్ ఎనెర్జి చేంజ్ పొటెన్షియల్ ఎనెర్జి చేంజ్ మరియు ఆ ప్రెషర్ చేంజ్ మరియు వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు మార్పు ఆధారంగా ఫ్లో వర్క్ మార్పు ఎనర్జీ అనేది ఒక మొత్తం ఇది సిస్టమ్ కు సరఫరా చేయబడ్డ నికర ఎనర్జీ ద్వారా దోహదపడుతుంది ఇప్పుడు వ్యవస్థకు సరఫరా చేయబడిన నికర శక్తి ప్రాథమికంగా వ్యవస్థకు సరఫరా చేయబడిన ఆ హీట్ ఎనర్జీ నుండి వస్తుంది మరియు అక్కడ వ్యవస్థ ఎంత పని చేస్తుంది తద్వారా ఆ ఎనర్జీ బాలన్స్ ఆ ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనెర్జి మార్పు మరియు పొటెన్షియల్ ఎనెర్జి మార్పుకు దోహదపడుతుందని మీకు తెలుసు ఈ రెండింటి మధ్య ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రాసెస్ కొరకు ఒకవేళ ఉన్నట్లయితే ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ యొక్క స్ట్రీమ్ లు మీకు తెలుసు అప్పుడు ఎనర్జీ బ్యాలెన్స్ కొరకు అక్కడ ఫ్లో వర్క్ మార్పును మీరు పరిగణనలోకి తీసుకోవాలి నిరంతర ఆపరేషన్ మరియ ಮಾಸ್ యొక్క నిరంతర సరఫరా కూడా మీకు తెలుసు అప్పుడు ఆ ఇంటర్నల్ ఎనర్జీ కైనెటిక్ ఎనెర్జి మరియు పొటెన్షియల్ ఎనెర్జి ఎలా మార్చబడతాయి ఎందుకంటే ఆ ఫ్లో వర్క్ మరియు సిస్టమ్ కు సరఫరా చేయబడిన ಹೀಟ್ ಎನರ್ಜಿ మరియు మీకు తెలిసిన మొత్తం ఎనర్జీ బాలన్స్ మీకు తెలిసిన ಎನರ್ಜಿ పదాలను గుణించడం ద్వారా వ్యక్తీకరించవచ్చు జనరల్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్లో మాస్ ఫ్లో రేట్ ఒక సాధారణ అంశంగా ఉంటుంది ఇక్కడ ఈ స్లైడ్ లలో కూడా ఇవ్వబడింది ఆ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ న్ని మీకు తెలిసిన దాని ఆధారంగా ఆ మాస్ ఫ్లో రేట్ తో నిర్దిష్ట ఎనర్జీ పదాలను ఈ విధంగా వ్రాయవచ్చు

మీకు షాఫ్ట్ వర్క్ లేదని కైనెటిక్ ఎనర్జీ చేంజ్ లేదని పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ లేదని మీరు పరిగణిస్తున్నట్లయితే అప్పుడు మీరు ఇక్కడ ఇలా ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ న్ని సరళతరం చేయవచ్చు దీని ఆధారంగా మీకు ఎంథాల్పీ చేంజ్ తెలుసు ఆ ఆపరేషన్ ని మార్చడం గురించి మీకు తెలిసిన హీట్ ఎనర్జీ ఏమిటో లేదా సిస్టమ్ లో ఆ ప్రక్రియను అమలు చేసే వాస్తవానికి మీకు అవసరమైన ఎనర్జీ ఏమిటో మీరు మదింపు చేయగలరు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఆ చివరి ಸೊಲ್ಯೂಷನ್న్ని ఉంచడానికి ఆ వేడిని తొలగించవచ్చు లేదా జోడించవచ్చు అనే పరిష్కారాన్ని మీతో ఒక ఉదాహరణ చేద్దాం ఇప్పుడు ఈ సందర్భంలో 30 మోల్ శాతం ಅಕ್ಯುಔಸ್ ಸೊಲ್ಯೂಷನ್న్ని ఉత్పత్తి చేయడానికి తగినంత నీటితో 100 సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క రెండు మోల్ లను మీరు పలుచన చేయబోతున్నారని ఫ్లాస్క్ యొక్క మూసివేసిన ಕಾನ್ಸ್ಟಂಟ್ ಪ್ರೆಷರ್ ಸಿಸ್ಟಮ್లో అనుకుందాం ఈ సందర్భంలో ఆమ్లం మరియు నీరు ప్రాథమికంగా 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద పరిగణించబడతాయి ఈ సందర్భంలో ఇక్కడ చూడండి దాని యొక్క సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ಸೊಲ್ಯೂಷನ್ 2 మోల్ సామర్థ్యం మరియు అక్కడ 30 మోల్ శాతం సజల సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ಸೊಲ್ಯೂಷನ್న్ని ఉత్పత్తి చేయడానికి తగినంత నీటితో కలపబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఆ చివరి ద్రావణాన్ని ఆ 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచడానికి వాస్తవానికి ఎంత వేడిని తొలగిస్తుంది ఎందుకంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఈ ಡೈಲ್ಯೂಟ್ ಸೊಲ್ಯೂಷನ್న్ని పొందడానికి కొంత వేడి శక్తిని తొలగించాలని మీకు తెలుసు ఈ సందర్భంలో సొల్యూషన్ ద్రావణం యొక్క హీట్ అవసరం అవుతుంది మరియు ఈ పరిస్థితి వద్ద సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ప్రతి మోల్ కు 44 28 కిలోజౌల్ మీకు తెలుసు అని ఇవ్వబడుతుంది మీరు ఆ 150 గ్రాముల ಮಾಸ್ని సరఫరా చేస్తే మీకు పరిష్కారంతో ఫ్లాస్క్ తెలుసు మరియు ఫ్లాస్క్ యొక్క హీట్ కెపాసిటీ మీకు తెలుసు మరియు దానిలో ఉన్న విషయాలు గ్రాము డిగ్రీ సెల్సియస్ కు 3 30 joule ఒకవేళ ఫ్లాస్క్ తగినంత ఇన్సులేట్ చేయబడినట్లయితే తద్వారా సిస్టమ్ అడియాబాటిక్ సిస్టమ్ మరియు ఆ నిర్ధిష్ట స్థితిలో ಫೈನಲ್ ಸೊಲ್ಯೂಷನ್ ಟೆಂಪರೇಚರ್ ఏమిటో మీరు కనుగొనాల్సి ఉంటుంది కాబట్టి ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ మీకు తెలిసిన ద్వారా దానిని మదింపు చేయడం ద్వారా మీరు తెలుసుకోవాల్సిన సమస్య ఇది ఈ సమస్యను పరిష్కరించడానికి మొదట మీరు లెక్కించాల్సి ఉంటుంది ఆ 2 మోల్ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್తో కలపాల్సిన నీటి మొత్తం ఎంత ఉంటుందో మీకు తెలుసు ఇది 30 సల్ఫ్యూరిక్ యాసిడ్ ಸೊಲ್ಯೂಷನ್గా మారుతుంది కాబట్టి మీకు తెలిసిన ఆ 2 మోల్స్ కోసం సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ తయారు చేయడానికి మీరు కొంత నీటిని జోడించాలి అది మీకు తెలియదు కాబట్టి దాని కోసం నీటి మోల్ అవసరమని మీరు భావిస్తే అప్పుడు మేము మీకు తెలుసు ఈ పరిష్కారం కోసం ಮೆಟೀರಿಯಲ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ ను వ్రాయవచ్చు ఈ 2 మోల్ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ నుండి వస్తుంది అది ఏ పరిష్కారం తయారు చేయాలో మీకు తెలుసు కాబట్టి ఆ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್లో 30 మొత్తం ಸೊಲ್ಯೂಷನ ఇక్కడ 2 మోల్స్ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ప్లస్ ఎన్ మోల్స్ నీటితో సమానం అవుతుంది కాబట్టి ఇది మీ మొత్తం మోల్స్ కాబట్టి మొత్తం మోల్స్ మీలో 30 మందికి ఇది తెలిసిన ఈ మొత్తం మోల్స్ లో మోల్స్ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ అని మీకు తెలుసు ఇది 2 మోల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కు సమానం అవుతుంది సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ యొక్క ఆ మోల్ బాలన్స్ యొక్క ఈ ఈక్వేషన్ న్ని మీరు రాస్తే మీకు తెలిసిన 25 డిగ్రీల సెల్సియస్ యొక్క విలీనం చేయబడిన స్థితిలో ఆ 30 సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ಸೊಲ್ಯೂಷನ್న్ని పొందడానికి అవసరమైన నీటి మోల్స్ ఏమిటో మీరు లెక్కించవచ్చు ఆపై మీరు ఈ మొత్తంలో నీటిని పొందుతున్నట్లయితే అది లెక్కప్రకారం ఇది 4 67 mole నీరుగా వస్తోంది ఈ సందర్భంలో అప్పుడు మీకు తెలిసిన నీటి మోల్ కు ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ మోల్ యొక్క మా నిష్పత్తి ఏమిటి మరియు దీని ఆధారంగా మీకు తెలిసిన మొత్తం ఏమిటో మీరు మదింపు చేయవచ్చు ఈ 25 డిగ్రీల సెల్సియస్ వద్ద విలీనం చేయబడ్డ ಸೊಲ್ಯೂಷನ್ గురించి మీకు తెలిసిన దీనిని పొందడానికి ಸೊಲ್ಯೂಷನ್ యొక్క వేడిమి అవసరం అవుతుంది కాబట్టి దాని నిష్పత్తి ఏమిటి ఆ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ తో నీటి మోల్స్ ఇది ప్రాథమికంగా 4 67 ఇక్కడ 2 తో విభజించబడింది 67 మోల్ అనేది నీటి మరియు 2 అనేది సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ యొక్క మోల్ కాబట్టి సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఈ నిష్పత్తి లో మరియు ఇక్కడ ఆ నీరు మీరు దాని 2 33 విలువ వద్ద 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ಸೊಲ್ಯೂಷನ್ యొక్క వేడి సుమారు 44 28 kilo Joule ప్రతి మోల్ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ కాబట్టి ఆ సందర్భంలో మొత్తం వేడి ఏమిటి అంటే అక్కడ ఈ పలుచన చేసిన సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ యొక్క వ్యవస్థ నుండి తొలగించబడతారని మీకు తెలుసు కాబట్టి ఆ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ప్రకారంగా మీరు ఇక్కడ షాఫ్ట్ పని ఉండదని రాయవచ్చు ఇక్కడ కైనెటిక్ ఎనెర్జిస్ ಚೇಂಜ್ లేదు ఇక్కడ పొటెన్షియల్ ఎనెర్జి చేంజ్ లేదు కాబట్టి చివరగా ఈ ఎనర్జీ బాలన్స్క్యూకు సమానమని మనం వ్రాయవచ్చు అది అక్కడ ఎంథాల్పీ మార్పు ΔH సమానం అవుతుంది కాబట్టి ఆ ಸೊಲ್ಯೂಷನ್ కోసం ఆ ఎంథాల్పీ మార్పు దాని నిష్పత్తి 2 33 వద్ద ఇక్కడకు వస్తోంది అంటే సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ యొక్క మోల్ కు ఎంథాల్పీ మార్పు మీకు 2 మోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం తెలుసు అప్పుడు మొత్తం ఎంథాల్పీ మార్పు ఈ 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రావణం యొక్క నిర్దిష్ట వేడికి మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ మోల్ కు నీటి నిష్పత్తికి సమానంగా ఉంటుందని మీకు తెలుసు కాబట్టి దీని ప్రకారం చివరకు లెక్కించిన తరువాత మీరు ఈ 88 6 kilo Joules of heat ని పొందవచ్చు పరిష్కారం నుండి తొలగించబడిందని మీకు తెలుసు ఇప్పుడు ఈ వేడి వాస్తవానికి మీకు తెలిసిన సమయంలో ఉత్పత్తి అవుతుంది మీలో ఆ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ఆమ్లం అదనంగా అక్కడ నీరు తెలుసు అంటే ఆ పరిష్కారాన్ని తయారు చేయడానికి వేడి ఉత్పత్తి ఉంటుందని మీరు చూస్తారు మరియు వేడిని మీకు తెలిసిన దాని ద్వారా తొలగించాలి వాతావరణానికి తొలగించాలి తద్వారా ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కొంత విలీనం అక్కడ చేరుకుంటుంది ఆ సొల్యూషన్ నుంచి ఈ మొత్తం వేడిని తొలగించడం మీకు తెలిసినట్లయితే అక్కడ ఆ ಸೊಲ್ಯೂಷನ್ద్రావణం యొక్క తుది ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో మీరు లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి దాని కోసం మీరు ఆ 30 సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ಸೊಲ್ಯೂಷನ್ యొక్క ಸೊಲ್ಯೂಷನ್ యొక్క ಮಾಸ್ ಫ್ಲೋ ರೇಟ್ద్రవ్యరాశి ఏమిటో లెక్కించాలి కాబట్టి ఈ సందర్భంలో మీరు సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ యొక్క ಮಾಸ್ ಫ್ಲೋ ರೇಟ್ ఏమిటి మరియు ಸೊಲ್ಯೂಷನ್లో ಮಾಸ್ ಫ್ಲೋ ರೇಟ್ ఏమిటి అని కూడా జోడించాలి కాబట్టి సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ద్రవ్యరాశి ఉండవచ్చు ఈ 2 మోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ యొక్క ಮೊಲೆಕ್ಯುಲರ್ ವೆಯಿಟ್అణు బరువుతో గుణించడం ద్వారా లెక్కించబడుతుందని మీకు తెలుసు కాబట్టి ఇది ప్రతి మోల్ కు 98 08 గ్రాముల సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್గా 2 మోల్ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್గా వస్తోంది ఆ తర్వాత ఆ నీటి మోల్ ని దాని ద్వారా గుణించడం ద్వారా మళ్లీ లెక్కించగల నీటి ಮಾಸ್ ಫ್ಲೋ ರೇಟ್ ఎంత ఉంటుందో మీకు తెలుసు కాబట్టి ఇది ఇక్కడ 4 67 మోల్ నీరు 18 0 గ్రాముల నీటితో గుణించబడుతోంది ఇది నీటి ಮೊಲೆಕ್ಯುಲರ್ ವೆಯಿಟ್ కాబట్టి చివరగా దీనిని జోడించిన తరువాత మీరు ఈ 280 2 గ్రాముల మొత్తం పరిష్కారాన్ని పొందవచ్చు ఇక్కడ మళ్ళీ ఒక పరిష్కారంలో ఆ ఎంథాల్పీ ಬ್ಯಾಲೆನ್ಸ್ను చేయడం వల్ల ఒక వలలో ఎంథాల్పీ మార్పు సున్నాకు సమానం అనేది నిజం కాబట్టి చివరగా ఈ 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎంథాల్పీ మార్పు సున్నా మీకు తెలిసినదానితో సమానమని మనం చెప్పవచ్చు కాబట్టి ప్రాథమికంగా ఎంథాల్పీ అంటే ఏమిటి వాస్తవానికి సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ యొక్క మొత్తం ఏమిటి మరియు విలీనం చేయబడిన ಸೊಲ್ಯೂಷನ್ యొక్క 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ಸೊಲ್ಯೂಷನ್ యొక్క ಹೀಟ್ ఏమిటి అదనంగా అక్కడ ఉష్ణోగ్రత మార్పు కారణంగా సున్నితమైన వేడిని మార్చే ఉష్ణోగ్రత మారుతుందని మీకు తెలుసు కాబట్టి మీకు తెలియని ఉష్ణోగ్రత మీరు కనుగొనాలి మీకు తెలిసిన ఉష్ణోగ్రతను T గా పరిగణించండి కాబట్టి ఇక్కడ మనం ఆ ಸೊಲ್ಯೂಷನ್ యొక్క ఈ ಮಾಸ್ ಫ್ಲೋ ರೇಟ್ ని మరియు ಕಾನ್ಸ್ಟಂಟ್ ಪ್ರೆಷರ್ మరియు ఉష్ణోగ్రత వ్యత్యాసం వద్ద ಸೊಲ್ಯೂಷನ್ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ న్ని గుణిస్తే అప్పుడు మీరు దీన్ని పొందవచ్చు అక్కడ ಸೆನ್ಸಿಬಲ್ ಹೀಟ್ ಚೇಂಜ್ మీకు తెలుసు సొల్యూషన్ యొక్క హీట్ ఎంత మరియు మీకు తెలిసినవిధంగా మీరు దానిని జోడించాల్సిన ಸೆನ್ಸಿಬಲ್ ಹೀಟ್ ಚೇಂಜ್ ఏమిటి మొత్తం ఎంథాల్పీ చేంజ్ సున్నాకు సమానం అవుతుంది కాబట్టి స్లైడ్లలో చూపించిన ఈ సమీకరణాన్ని ఇక్కడ వ్రాయవచ్చు ఆ మొత్తం యొక్క ಡೈಲ್ಯೂಟ್ದ್ ಸೊಲ್ಯೂಷನ್ వద్ద ಹೀಟ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ను మీకు తెలుసు ఇక్కడ 280 కాబట్టి ఇక్కడ ఎంథాల్పీ యొక్క ఈ విలువను ప్రత్యామ్నాయం చేసిన తరువాత ఈ విలువ ఇప్పటికే ఇక్కడ ಪಾರ್ಟ್ A లెక్కించబడింది అంటే ఏమిటో మీకు తెలుసు ఇది 88 6 kilojoule మరియు ఇక్కడ ఈ భాగం 280 2 గా లెక్కించబడుతుంది మరియు ఇక్కడ 150 మీకు గ్రాము తెలుసు ఈ ಸೊಲ್ಯೂಷನ್ యొక్క మొత్తం మొత్తం అదేవిధంగా విలీనం కొరకు అదనపు నీరు సరఫరా చేయబడుతుందని మీకు తెలుసు దాని కోసం మీరు దానిని జోడించాలి కాబట్టి ఇది మీ మొత్తం ಮಾಸ್ ಫ್ಲೋ ರೇಟ್ మరియు తరువాత మీరు గుణించాల్సిన స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమిటి ఇది ప్రాథమికంగా 3 3 joule of the solution ఉష్ణోగ్రత మీకు తెలుసు T 25 మార్పులు ఎందుకంటే ప్రారంభ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ మరియు తుది ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మీరు T తెలుసు కాబట్టి టి 25 డిగ్రీల సెల్సియస్ ఇది మీకు తెలుసు ఉష్ణోగ్రత మార్పును ఇస్తుంది దాని ఆధారంగా అక్కడ ಸೆನ್ಸಿಬಲ್ ಹೀಟ್ ಚೇಂಜ್ ఉంటుంది కాబట్టి చివరగా టి ఇక్కడ 87 డిగ్రీల సెల్సియస్ కు సమానమని మీరు లెక్కించిన తరువాత పొందవచ్చు మీరు అక్కడ కొంత నీటిని జోడించినట్లయితే అక్కడ మార్పు చేయబడినట్లు మీకు తెలిసిన ಸೊಲ್ಯೂಷನ್ ಟೆಂಪರೇಚರ್ను మీరు చూస్తారని చెప్పవచ్చు కాబట్టి తదనుగుణంగా విలీనం లేదా ఆ ಸೊಲ್ಯೂಷನ್న్ని కేంద్రీకరించడంಕಾನ್ಸನ್ಟ್ರೇಟಿಂಗ್ వల్ల ఉష్ణోగ్రత ఎలా మారుతుందో మీరు చెప్పవచ్చు తదనుగుణంగా మీరు ఈ ఎంథాల్పీ బ్యాలెన్స్ ఈక్వేషన్ ప్రకారం ఇక్కడ లెక్కించవచ్చు ఈ ఉదాహరణతో ఆ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ న్ని అంచనా వేయడానికి మనం మరొక ఉదాహరణ చేద్దాం ఒక మంచి ఇన్సులేటెడ్ ఫ్లాస్క్ లో స్వచ్ఛమైన సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್లో నీటిని జోడించడం అనేది ప్రాథమికంగా 25 డిగ్రీల సెల్సియస్ మరియు 1atmosphereలో 4 మోలార్ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ಸೊಲ್ಯೂಷನ್న్ని ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ మీకు నిర్ధిష్ట గురుత్వాకర్షణ ఇవ్వబడుతుంది ఉత్పత్తి ಸೊಲ್ಯೂಷನ್ యొక్క తుది ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా ఉండాలి తద్వారా నీరు జోడించిన నీరు 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లని ద్రవంగా ఉండాలి లేదా మీ మిశ్రమం ద్రవ నీరు మరియు మంచును తెలుసు ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఒక లీటర్ మీరు ఉత్పత్తి పరిష్కారం తెలుసు లెక్కించడానికి ఒక ఆధారం పరిగణించాలి మరియు క్యూ డెల్టా H కు సమానం అని భావించండి ఇది సరఫరా చేయబడిన హీట్ ఎనర్జీ ఇది ప్రక్రియ కోసం ఎంథాల్పీ మార్పుకు సమానం ఒకవేళ మీరు మంచు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీన్ని తెలుసుకోవలసి వస్తే మరియు మీరు దానిని ಲಿಕ್ವಿಡ್ నీటిలో సగం గా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో కేవలం నీటిని జోడించినట్లయితే సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ మరియు నీటిని కలపాలి మరియు మీరు కనుగొనాల్సిన నీటి యొక్క ప్రాథమిక ఉష్ణోగ్రత ఏమిటి మరియు ద్రవ నీరు మరియు మంచు మిశ్రమం జోడించినట్లయితే అప్పుడు ప్రతి దానిలో ఎన్ని గ్రాములు ఈ ప్రక్రియకు ఆహారం ఇవ్వాలో మీకు తెలుసు ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రాథమికంగా మీరు దాని యొక్క ఆధారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి మీ ఆధారం ఒక లీటర్ 4 మోలార్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ಸೊಲ್ಯೂಷನ್ పరిగణించబడుతుంది మరియు ఆ పరిష్కారం యొక్క నిర్దిష్ట గురుత్వాకర్షణ 1 231 మీకు ఇవ్వబడింది కాబట్టి ఒక లీటర్ అంటే ఇక్కడ 1231 గ్రాములు మీరు ఈ ఒక లీటర్ కు గుణించాల్సి ఉంటుంది తద్వారా మీరు 1231 గ్రాముల గురించి మీకు తెలిసిన మొత్తం పొందవచ్చు ఎందుకంటే నిర్దిష్ట గురుత్వాకర్షణ 1 ఆ సొల్యూషన్ యొక్క ಡೆನ್ಸಿಟಿ ఎంత అనేది లీటరుకు కేవలం 1231 గ్రాములు కాబట్టి ఇక్కడ ఈ విధంగా మీరు ఆ ಸೊಲ್ಯೂಷನ್ యొక్క ಮಾಸ್ ಫ್ಲೋ ರೇಟ್ 1231 గ్రాములు అని లెక్కించవచ్చు ఇప్పుడు ఈ ಮಾಸ್లో 4 మోల్స్ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ఉంటుంది అంటే ఇక్కడ 1231 - 392 3 అంటే మీ మొత్తం నీటి మొత్తం అవుతుంది ఇక్కడ 392 3 ఇది ప్రాథమికంగా 4 మోల్స్ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ మీకు ఆ బరువును ఎంత ఇస్తుంది కాబట్టి ఆ సందర్భంలో మీరు మొత్తం ಸೊಲ್ಯೂಷನ್ నుండి ఈ మొత్తంలో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసివేస్తే అప్పుడు మీరు అక్కడ నీటి మొత్తం ఎంత ఉంటుందో దీన్ని పొందవచ్చు 57 mole of water కి సమానమని మీరు చెప్పవచ్చు ఎందుకంటే మీరు దానిని విభజించినట్లయితే నీటి ಮೊಲೆಕ್ಯುಲರ್ ವೆಯಿಟ್ మీకు తెలుసు అక్కడ నీటి మోల్స్ కాబట్టి ఈ ఒక లీటర్ 4 మోలార్ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ಸೊಲ್ಯೂಷನ್లో ఈ గ్రాము సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ఉంటుంది అంటే 392 3 గ్రాముల సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ మరియు 46 57 మోల్ నీరు లేదా మీరు 838 7 గ్రాముల నీటిని చెప్పవచ్చు ఈ సందర్భంలో ఆ నీటి నిష్పత్తి మరియు సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ యొక్క నిష్పత్తి ఏమిటి ఇది ఇక్కడ ఈ లెక్కింపు ప్రకారం ఉంది 6 మోల్ మీకు సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ద్వారా నీరు తెలుసు ఈ 46 57 mole of water ని 4 మోల్స్ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್తో విభజించడం ద్వారా మీరు దానిని కేవలం 11 64 mole of water ని పొందవచ్చు ఇది మీ నిష్పత్తి ఇప్పుడు ఈ నిష్పత్తి మీకు తెలిసిన ಹೀಟ್ ಒಫ್ ಸೊಲ್ಯೂಷನ್ ని ఇస్తుంది కాబట్టి ఈ ಹೀಟ್ ಒಫ್ ಸೊಲ್ಯೂಷನ್ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್యొక్క మోల్ కు 67 6 kilojoule గా వస్తోంది కాబట్టి మీరు ఒక టేబుల్ నుండి పొందవచ్చు మీలో ఇవ్వబడిన దానిని మీరు అనుబంధంలో పాఠ్యపుస్తకం తెలుసు ಹೀಟ್ ಒಫ್ ಸೊಲ್ಯೂಷನ್ మీకు తెలిసిన నిష్పత్తికి ఎలా మార్చవచ్చు అక్కడ ಸೊಲ್ಯೂಷನ್ మీకు తెలుసు ఈ సందర్భంలో ఇక్కడ రిఫరెన్స్ ప్రకారంగా నీరు మరియు సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ఆధారంగా ಹೀಟ್ ಒಫ್ ಸೊಲ್ಯೂಷನ್ని లెక్కించవచ్చు ఇప్పుడు మీరు నీటిలో ಲಿಕ್ವಿಡ್ పదార్థంగా పరిగణించినట్లయితే ఈ నీటి మొత్తం మీకు తెలిసిన వ్యవస్థలోకి వస్తుంది ఎందుకంటే మేము ఇక్కడ లెక్కించిన 46 కాబట్టి ఇన్ లెట్ లో ఎంథాల్పీ ఉంటుంది అంటే 0 0754 into T 25 T అనేది మీకు తెలియని ఉష్ణోగ్రత అని ఆ పరిష్కారం కొరకు మీరు అక్కడ కనుగొనాలని మీకు తెలుసు అయితే అవుట్ లెట్ కండిషన్ లో నీటి మోల్స్ ఏమిటో మీకు తెలుసు ఇది తెలియదు ఎందుకంటే ఇక్కడ ఇది మీకు తెలిసిన సరళమైన ఉత్తమ ప్రక్రియ నిరంతరం సరఫరా చేయడం లేదు లేదా ఇక్కడ ఆ మోల్ యొక్క నిరంతరం అవుట్ లెట్ ఇది అక్కడ పరిగణించబడుతుంది ఈ సందర్భంలో n out మరియు H out నిల్ మీకు తెలుసు అదేవిధంగా 4 మోల్ ఉండే సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు ఇక్కడ ఎంథాల్పీ సున్నాకు సమానమని కూడా మీరు చెప్పవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ 0 0754 ఎందుకు వస్తోంది ఎందుకంటే ఇది మీరు అక్కడ పరిగణించాల్సిన మోల్ నిష్పత్తి మరియు ఇక్కడ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ఈ నిష్పత్తి లో సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ నిల్ మరియు ఆ సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ యొక్క ఎంథాల్పీ మార్పు శూన్యం అవుట్ పుట్ లో 4 మోల్ వద్ద సల్ఫ్యూరిక్ యాసిడ్ బయటకు ఉంటుంది మరియు ఇక్కడ ఈ అవుట్ డేట్ స్ట్రీమ్ యొక్క ఈ ఎంథాల్పీ 67 6 కాబట్టి చివరగా మేము ఇచ్చిన ఆ మునుపటి సమీకరణం ఆధారంగా మీకు ఎంథాల్పీ ಬ್ಯಾಲೆನ್ಸ್ తెలుసు అని మీరు చేస్తే ఈ వివిధ వేరియబుల్ ను ప్రతిక్షేపించడం ద్వారా ఈ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಈಕ್ವಾಶನ್న్ని సరళీకృతం చేయడం ద్వారా మీకు తెలిసిన తరువాత ఉష్ణోగ్రత 52 పాయింట్ మైనస్ 52 డిగ్రీల సెల్సియస్ గా మీకు తెలుసు ఇప్పుడు మీకు తెలుసు రెండు షరతులు సమస్యలో ఇవ్వబడిన ప్పుడు ఇవ్వబడిన నీరు ఒక ద్రవంగా వస్తుంది అది మీకు తెలియని 1 కి సమానం అని మీకు తెలుసు మీరు ఇక్కడ పరిగణిస్తున్నారు అది 1 ఈ ఇన్ లెట్ కండిషన్ వద్ద ఎంథాల్పీ మీకు తెలుసు ఇది ఇలా ఇవ్వబడుతుంది మరియు అవుట్ లెట్ లో నీరు ఉండదు అదేవిధంగా ఆ సందర్భంలో ವಾಟರ್ ಸಾಲಿಡ್ కోసం అక్కడ ಸಾಲಿಡ್ పరిమాణం ఎంత ఉంటుంది ఈ ఉష్ణోగ్రత మార్పు కారణంగా మీకు తెలిసిన దాని యొక్క ఎంథాల్పీ లేదా సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ యొక్క ఎంథాల్పీ ఏమిటి అని మీరు ఈ మొత్తం ఏర్పడే వేడి ఏమిటి మరియు తరువాత మీకు తెలిసిన ఎంథాల్పీ లేదా సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ఏమిటో మీకు తెలుసు సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ 4 moles అని మీకు ఇవ్వబడింది అయితే 25 డిగ్రీల సెల్సియస్ వద్ద సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ ఉంటుందని మీకు తెలుసు ఇక్కడ నిష్పత్తి ప్రకారం ఈ నిష్పత్తిలో 11 64 గా ఉంది సల్ఫ్యూరిక్ ಆಸಿಡ್ యొక్క మొత్తం అవుట్ పుట్ లో 4 moles మరియు అవుట్ లెట్ కండిషన్ వద్ద ఎంథాల్పీ మార్పు 67 61కు సమానం అని మీకు తెలుసు కాబట్టి ఆ ಸೊಲ್ಯೂಷನ್ యొక్క ಟೇಬಲ್పట్టిక నుండి పరిష్కారం యొక్క ఎంథాల్పీ నుండి మీరు ఆ టేబుల్ నుండి లెక్కించగల ಸೊಲ್ಯೂಷನ್ యొక్క ఈ ಸ್ಪೆಸಿಫಿಕ್ ಹೀಟ್ ని పొందవచ్చు ఇది ప్రతి mole కు 6 01 kilojoule గా వస్తోంది అప్పుడు ఒక మెటీరియల్ బ్యాలెన్స్ గా మీకు తెలిసిన విధంగా వచ్చే మొత్తం ಲಿಕ್ವಿಡ್ మరియు ಸಾಲಿಡ್ మొత్తం ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ కండిషన్ లో ఈ ಲಿಕ್ವಿಡ್ మరియు ಸಾಲಿಡ್ కొరకు బ్యాలెన్స్ సమీకరణం మీకు తెలుసు కాబట్టి చివరగా మీరు 46 57 కు సమానమైన ఈ nl ns ను పొందవచ్చు కాబట్టి ఎంథాల్పీ బ్యాలెన్స్ ప్రకారంగా ಹೀಟ್ ಒಫ್ ಸೊಲ್ಯೂಷನ್ అక్కడ సున్నాకు సమానం అవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ స్ట్రీమ్ ల నుంచి లెక్కిస్తే ఎంథాల్పీ మారుతుంది చివరగా ఈ సమీకరణాన్ని పరిష్కరించిన తరువాత మీరు పొందవచ్చు ఎందుకంటే 1 6 18 mole of liquid of water మరియు మంచు ఘనపదార్థంಸಾಲಿಡ್ 30 39 mole of ice కు సమానం అవుతుంది కాబట్టి ఈ సమీకరణం ఆధారంగా మీరు పరిష్కారం మీకు తెలిసినప్పుడల్లా మీరు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు చల్లబరచవచ్చు మీకు తెలిసిన కొంతమందికి సింక్ హీట్ సింక్ ను సరఫరా చేయడం ద్వారా మీకు తెలుసు ఐస్ ఎంత వరకు సరఫరా చేయాలో మీకు తెలుసు మరియు మీకు తెలిసిన ಆಸಿಡ್ ಸೊಲ್ಯೂಷನ್ యొక్క చివరి ఉష్ణోగ్రతను T పొందడానికి మీకు తెలిసిన నీటితో కలపడం ఏమిటి ఈ సందర్భంలో ఈ తుది ఉష్ణోగ్రతను 25 డిగ్రీల సెల్సియస్ గా పరిగణిస్తారు దీని ప్రకారం మీరు ఎలా లెక్కించగలరో మరియు ఆ ಹೀಟ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ మరియు ಮೆಟೀರಿಯಲ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ భౌతిక సమతుల్యత నుండి మీరు ಸೊಲ್ಯೂಷನ್ తయారు చేయడానికి అవసరమైన ಲಿಕ್ವಿಡ್ మరియు ಐಸ್ పరిమాణాన్ని లెక్కించవచ్చు మరొక ఉదాహరణ ఇక్కడ చేద్దాం ఈ సందర్భంలో 8 మోలార్ హైడ్రోక్లోరిక్ ಆಸಿಡ್ ಸೊಲ್ಯೂಷನ್ యొక్క ಸ್ಪೆಸಿಫಿಕ್ ಗ್ರಾವಿಟಿనిర్ధిష్ట గురుత్వాకర్షణ 1 మరియు ಕಾನ್ಸ್ಟಂಟ್ ಪ್ರೆಷರ್ వద్ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి గ్రాము డిగ్రీ సెల్సియస్ కు 2 76Joule ఇవ్వబడుతుంది నీటిలో వాయువుగా హైడ్రోజన్ క్లోరైడ్ ను శోషించుకోవడం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది మరియు ద్రవ నీరు 25 డిగ్రీల సెల్సియస్ వద్ద శోషణలోకిగ్రహించుట ప్రవేశిస్తుంది మరియు వాయు హైడ్రోక్లోరిక్ ಆಸಿಡ್ 20 డిగ్రీల సెల్సియస్ మరియు 790 torr పీడనం వద్ద ఆహారం ఇవ్వబడుతుంది అంటే ఒక torr అంటే ఒక మిల్లీమీటర్ మెర్క్యురీ ప్రజర్ అని అర్థం ఇది అబ్సొల్యూట్ ప్రెషర్సంపూర్ణ ఒత్తిడి మరియు ఈ సందర్భంలో కాలమ్ కు ఫీడ్ చేయబడ్డ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ మొత్తం లిక్విడ్ సిస్టంలోద్రవ వ్యవస్థ శోషించబడిందని మీరు గుర్తుంచుకోవాలి మరియు తరువాత ఇక్కడ లెక్కింపు మీకు తెలిసిన ప్రాతిపదికగా ఒక లీటర్ ఉత్పత్తి పరిష్కారాన్ని తీసుకోండి కాబట్టి దీని ఆధారంగా మీరు హైడ్రోక్లోరిక్ ఆసిడ్ యొక్క వాల్యూంన్నిపరిమాణా అంచనా వేయాలి దీనిని శోషించుకునేవారికి అందించాలి ప్రోడక్ట్ సొల్యూషన్ఉత్పత్తి ద్రావణం 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉద్భవించినట్లయితే అబ్జార్బర్ నుంచి బదిలీ చేయాల్సిన వేడిని కూడా మీరు లెక్కించాల్సి ఉంటుంది మరియు అబ్జార్బర్ అడియాబాటికల్ గా పనిచేస్తే తుది ద్రావణ ఉష్ణోగ్రతను కూడా మీరు అంచనా వేయాల్సి ఉంటుంది కాబట్టి దీనిని మళ్లీ పరిష్కరించడానికి మీరు ఒక లీటర్ ప్రోడక్ట్ సొల్యూషన్ యొక్క ఆధారాన్ని తీసుకోవాలి మరియు దీని స్పెసిఫిక్ గ్రావిటీ ఇవ్వబడుతుంది మరియు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇవ్వబడిందని మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం మీరు ఆ హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క ఈ 1120 గ్రాముల సొల్యూషన్ న్ని పొందవచ్చు ఇప్పుడు దీని ఆధారంగా ఇక్కడ 8 మోల్ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ నుంచి మీకు తెలిసిన గ్రామ్ ఏమిటో మీరు లెక్కించవచ్చు కాబట్టి మీరు దాని మోలెకులర్ వెయిట్అణు బరువుతో గుణిస్తే అప్పుడు మీరు హైడ్రోక్లోరిక్ ఆసిడ్ యొక్క మాస్ ని పొందవచ్చు కాబట్టి మిగిలిన మొత్తం ఇక్కడ లెక్కించగల నీటిని మీకు తెలుసు ఈ సమస్య ప్రకారం ఇది 828 గ్రాముల నీరు కాబట్టి ఈ సందర్భంలో నీటి మోల్ దాని మోలెకులర్ వెయిట్ తో విభజించబడుతుంది అప్పుడు మీరు ఈ మోల్ నీటిని పొందవచ్చు హైడ్రోక్లోరిక్ ఆసిడ్ సొల్యూషన్ కి ఆ నీటి యొక్క అప్పటి నిష్పత్తి ఎంత ఇది 5 75 గా వస్తోంది ఇది ఇక్కడ వలె ఉంది ఎన్ లేదా కొన్నిసార్లు ఇది నిష్పత్తిగా r ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది ఇప్పుడు హైడ్రోక్లోరిక్ ఆసిడ్ అంతా అబ్సర్బెర్లో అబ్సర్డ్ అవ్వబడుతుందని భావించండి కాబట్టి ఈ సందర్భంలో మీకు సమానమైన వాల్యూం అఫ్ గ్యాస్ మీకు తెలుసు 8 mole దీనిలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు అబ్సర్డ్ అవ్వబడుతుందని మీకు తెలుసు ఈ సందర్భంలో మీకు ఈ ఉష్ణోగ్రత వద్ద 8 mole హైడ్రోజన్ క్లోరైడ్ సమస్య ప్రకారం 293K మరియు 790 మిల్లీమీటర్ల మెర్క్యూరీపాదరసం యొక్క ప్రెషర్ కూడా తెలుసు దానికి అనుగుణంగా దాని యొక్క పరిమాణం ఎంత ఉంటుంది ఎందుకంటే ప్రతి మోల్ గ్యాస్ మీకు STP కండిషన్ వద్ద 22 4 లీటర్లను ఇస్తుంది కాబట్టి దాని ప్రకారం మరియు ఈక్వేషన్ అఫ్ స్టేట్ అఫ్ గ్యాస్ నుండి మీరు ఈ 185 లీటర్ల గ్యాస్ ఫీడ్ ప్రతి లీటర్ హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణానికి మీకు తెలుసా స్లైడ్ లో చూపించిన విధంగా ఇక్కడ అబ్సర్బెర్ లో అబ్సర్డ్ అయింది అనిమీరు లెక్కించవచ్చు అప్పుడు మనం మీకు తెలిసిన వాయువు యొక్క ఈ మొత్తాన్ని లెక్కించవచ్చు దీని ద్వారా మీరు అబ్సర్బెడ్ అవ్వాలని మీకు తెలుసు ఆ రిఫరెన్స్ ఉష్ణోగ్రతను మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ అబ్జార్బర్ లోని ఆ వ్యక్తిగత భాగాలకు ఎంథాల్పీ ఎలా ఉండాలి ఈ స్కీమాటిక్ డయాగ్రమ్ ప్రకారంగా మీకు తెలిసిన ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ ఏమిటి ఇది హైడ్రోక్లోరిక్ ఆసిడ్ యొక్క మొత్తం ఇది ఆ అబ్జార్బర్ కు వెళుతుందని మీకు తెలుసు మరియు ఇది ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ మీకు తెలుసు చివరగా హైడ్రోక్లోరిక్ ఆసిడ్ యొక్క ఈ మొత్తం హైడ్రోక్లోరిక్ ఆసిడ్ యొక్క అక్యూఔస్ సొల్యూషన్ మీకు తెలుసు మీకు తెలిసినట్లయితే హైడ్రోక్లోరిక్ వాయువు 20 డిగ్రీల సెల్సియస్ వద్ద 790 మిల్లీమీటర్ల మెర్క్యూరీపాదరసం మరియు దీని నుండి మీకు అక్కడ 46 0 mole of water ప్రాథమిక పరిష్కారం తెలుసు కాబట్టి ఇక్కడ ఏమి జరిగిందో ఈ మోల్ నీరు కొంత హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ ను అబ్సర్బ్ చేసుకుంటుంది మరియు చివరగా ఒక లీటర్ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ న్ని తయారు చేయడాన్ని మీరు చూస్తారు ఈ సందర్భంలో ఇన్ లెట్ ఏమిటి అనేది అవుట్ లెట్ ఎంత ఆసక్తికరంగా ఉంటుంది ఈ మొత్తంలో హైడ్రోక్లోరిక్ గ్యాస్ లేదా హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ ఉంటుంది మరియు ఈ మొత్తంలో నీరు ఉండాలి మరియు ఇది మీ అవుట్ లెట్ పరిస్థితి కాబట్టి ఇక్కడ రెండు ఇన్ లెట్ మరియు ఒక అవుట్ లెట్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా నీటి ఇన్ లెట్ 46 moles మరియు ఎంథాల్పీ సున్నా అని మీరు చూస్తారు హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు ఇన్ లెట్ 8 moles వద్ద మరియు ఎంథాల్పీ చేంజ్ 0 మరియు పరిష్కారంలో మీరు ఈ నిష్పత్తివద్ద హీట్ అఫ్ సొల్యూషన్ని చూస్తారు ఇన్ లెట్ కండిషన్ లో ఈ నిష్పత్తివద్ద ఇన్ లెట్ కండిషన్ వద్ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ మీకు తెలియదు అని మీరు చెప్పవచ్చు తద్వారా ఎంథాల్పీ మరియు మోల్స్ సున్నాగా ఉంటాయి ఇది ఈ అవుట్ లెట్ నుంచి వస్తుంది అయితే ఆ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ యొక్క మోల్స్ 8 moles మరియు ఈ ఎంథాల్పీ చేంజ్ 59 07 గా ఉంటుంది ఇప్పుడు దాని ప్రకారం ఈ 25 డిగ్రీల సెల్సియస్ వద్ద సొల్యూషన్ యొక్క ఎంథాల్పీ నిర్ధిష్ట ఎంథాల్పీ మీకు తెలుసు మరియు అప్పుడు ఈ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ నుండి 25 నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు సెన్సిబుల్ హీట్ మారుతుందని మీకు ఎలా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఆ విలువలను భర్తీ చేస్తే చివరకు మీరు ఈ విలువను మీరు తెలుసుకోవచ్చు దీని మోల్ కు 0 15 kilojoule మీకు 20 డిగ్రీల సెల్సియస్ వద్ద హైడ్రోక్లోరిక్ ఆసిడ్ తెలుసు దాని ప్రకారం మీకు ఎంథాల్పీ బ్యాలెన్స్ తెలుసు లేదా వేడి శక్తి సమతుల్యత అని మీరు చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ మైనస్ గుణిస్తే మొత్తం ఎంథాల్పీ మార్పు సమానం అని మీకు తెలుసు మీకు 15 పాయింట్ kilojoule తెలుసు మరియు మీ మొత్తం మోల్ అక్కడ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ సొల్యూషన్ అప్పుడు మీరు ఇక్కడ లెక్కించవచ్చు ఇది ఆ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ సొల్యూషన్ యొక్క లీటరుకు తొలగించాల్సిన కిలోజౌల్ లేదా హీట్ ఎనర్జీ ఈ విధంగా మీరు ఎంథాల్పీ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ లెక్కించవచ్చు లేదా దాని విలీనం కొరకు తొలగించాల్సిన వేడి మొత్తం ఎంత లేదా ఇతర ద్రవం ద్వారా కొన్ని వాయువులను ఆబ్సర్ప్షన్ ద్వారా కూడా మీరు ఎంథాల్పీ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ న్ని చేయవచ్చు మరియు దీని నుండి మీకు హీట్ బాలన్స్ లేదా ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ తెలుసు ఆ పరిష్కారం ఏ ఉష్ణోగ్రత వద్ద అక్కడికి చేరుకుందని మీకు తెలుసు అని మీరు చెప్పవచ్చు కాబట్టి తుది పరిష్కారం లో ఎంథాల్పీ మార్పు సున్నాకు సమానం అవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఉష్ణోగ్రత T అని మీరు భావించినట్లయితే ఈ బ్యాలెన్స్ సమీకరణంలో మీరు సంబంధిత పదాన్ని ఇక్కడ ప్రత్యామ్నాయంగా తీసుకుంటే మీరు చివరి ఉష్ణోగ్రత 192 డిగ్రీల సెల్సియస్ పొందవచ్చు కాబట్టి మీ మదింపు కొరకు ఈ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ఆధారంగా ఈ పరిష్కార స్థితిని మనం పరిష్కరించవచ్చు వేడి మిగలాల్సిన మొత్తం ఎంత అని తెలుసుకోండి లేదా ఆ ద్రావణాన్ని విలీనం చేయడం గురించి మీకు తెలిసిన ఒక నిర్దిష్టతను నిర్ధారించడానికి వేడిని తొలగించాలి కాబట్టి ఈ సమస్యలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం మీకు మరింత సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ పాఠ్యపుస్తకం యొక్క అనుబంధంలో మీకు తెలిసిన డేటాని ఉపయోగించాలని మీకు కొన్నిసార్లు తెలుసు మీరు ఆ డేటాను సంప్రదించాలి లేకపోతే సమస్యలో మీ మదింపు కోసం ఇవ్వాల్సిన డేటా తద్వారా ఈ పరిష్కారానికి సంబంధించిన సమస్యలు మీకు తెలిసిన సమస్యను మీరు భిన్నంగా పరిష్కరించగలరు మరియు దాని హీట్ ఎనర్జీ ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ దీని యొక్క నిర్ధిష్ట ఉష్ణోగ్రత మరియు ప్రెషర్ వద్ద పరిష్కారాన్ని మీకు తెలుసు కాబట్టి తదుపరి ఉపన్యాసంలో మేము మీకు తెలిసిన కొత్త మాడ్యూల్ ను ప్రారంభిస్తాము అక్కడ మీకు మెటీరియల్ బ్యాలెన్స్ తెలుసు మరియు అక్కడ ఎనర్జీ బాలన్స్ మీకు తెలుసు అని మేము మరింత చర్చిస్తాం కానీ ఆ మెటీరియల్ బ్యాలెన్స్ లేదా ఎనర్జీ బ్యాలెన్స్ ప్రాథమికంగా కెమికల్ ఇంజనీరింగ్ ప్రక్రియల కొరకు ఆపరేషన్ ఉంటుందని మీకు తెలిసిన అంస్టడీ స్టేట్ ప్రాసెస్ అస్థిర స్థితి ప్రక్రియ కు ఉంటుంది కాబట్టి తదుపరి ఉపన్యాసం అంస్టడీ స్టేట్ మెటీరియల్ బాలన్స్ పై భాగాన్ని చర్చిస్తాము కాబట్టి ఈ ఉపన్యాసం పట్ల మీ శ్రద్ధకు ధన్యవాదాలు